స్వాగతం ఈ రోజు మనం ఫిజికల్ డిజైన్ గురించి మాట్లాడుతాము దీని అర్థం ఏమిటంటే డేటాబేస్ నిల్వ చేయబడిన ఫిజికల్ స్టోరేజ్ మీడియం గురించి మాట్లాడుతాము కాబట్టి మనం కాష్ తో ప్రారంభిస్తాము మీ అందరికీ తెలిసినట్లు గా అది చాలా వేగవంతమైనది ఇది మెయిన్ మెమరీ కంటే వేగంగా ఉంటుంది కానీ ఇది చాలా ఖరీదైనది CPU రిజిస్టర్ లు మాత్రమే కాష్ కంటే వేగంగా ఉంటాయి డేటాను కాష్లో నిల్వ చేయవచ్చు కాష్ గురించి మరింత ముఖ్యమైన సమస్య ఏమిటంటే అది అస్థిరమైనది కాబట్టి విద్యుత్శక్తి ఆపివేయబడిన తర్వాత కాష్ లోని విషయాలు అదృశ్యమవుతాయి మరియు డేటాబేస్ను కొనసాగించడానికి ఇది ఉపయోగించబడదు తరువాత మనం మెయిన్ మెమరీ గురించి మాట్లాడుతాము మెయిన్ మెమరీ చాలా వేగంగా ఉంటుంది కానీ అది చాలా ఖరీదైనది మరియు ఇది అస్థిరత కలిగి ఉంటుంది కాబట్టి డేటాను మెయిన్ మెమరీలో కొనసాగించలేము సాధారణంగా ఏమి జరుగుతుందంటే డేటాబేస్ చాలా పెద్దది మరియు కంప్యూటర్లో లభించే మెయిన్ మెమరీ మొత్తం డేటాను నిల్వ చేయలేకపోవచ్చు ఇది మొత్తం డేటాను నిల్వ చేయగలిగినప్పటికీ మెయిన్ మెమరీలో చేసిన మార్పులు కొనసాగడానికి హామీ ఇవ్వబడవు ఎందుకంటే పవర్ ఆఫ్ వంటివి ఏదైనా జరగవచ్చు మరియు మోడిఫికేషన్ లను కోల్పోవచ్చు తరువాత మనం మాట్లాడబోయేది ఫ్లాష్ మెమరీ గురించి మనం ఉపయోగించే USB డ్రైవ్లు ఒక రకమైన ఫ్లాష్ మెమరీ ఇది సాలిడ్ స్టేట్ డ్రైవ్ మెమరీ ఫ్లాష్ మెమరీ అస్థిరత లేనిది దీని అర్థం ఏమిటంటే ఒకసారి మనం ఫ్లాష్ మెమరీ లో ఏదైనా వ్రాస్తే ఫ్లాష్ మెమరీ పవర్ తీసినా లేదా మరేదైనా జరిగినా దానిలోని విషయాలు అలాగే ఉంటాయి ఇది హార్డ్ డ్రైవ్ కంటే ఖరీదైనది హార్డ్ డ్రైవ్ గురించి మనం తరువాత మాట్లాడుతాము కానీ ఇది మెయిన్ మెమరీ లేదా కాష్ కంటే తక్కువ ఖరీదైనది మరియు ఇది మెయిన్ మెమరీ కంటే నెమ్మదిగా ఉంటుంది ఫ్లాష్ మెమరీకి దాని రీడ్ రైట్ సైకిల్ గురించి కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఫ్లాష్ మెమరీ పరిమిత సంఖ్యలో మాత్రమే రీడ్ రైట్ సైకిల్స్ కు మద్దతు ఇస్తుంది సుమారు 106 రీడ్ రైట్ సైకిల్స్ తరువాత అంటే సుమారు 10 లక్షల తరువాత ఫ్లాష్ మెమరీ పనితీరు క్షీణిస్తుంది ఫ్లాష్ మెమరీ యొక్క ఒక నిర్దిష్ట భాగం భౌతిక క్షీణతను చూపించడం ప్రారంభించవచ్చు మరియు ఇది ఇకపై చదవడానికి లేదా రాయటానికి సహకరించకపోవచ్చు మనము ఫ్లాష్ మెమొరీస్ గురించి కొంచెం వివరంగా తరువాత మాట్లాడుతాము మనం మాట్లాడబోయే తదుపరి ముఖ్యమైన ఫిజికల్ స్టోరేజ్ మీడియం మాగ్నెటిక్ డిస్క్ ఇది మీరు సాధారణంగా చూసే హార్డ్ డిస్క్ అన్ని ఇతర రకాల వస్తువులతో పోల్చితే మాగ్నెటిక్ డిస్క్లు చాలా చౌకగా ఉంటాయి మరియు అందువల్ల పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో డేటాను నిల్వ చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు ఇది అస్థిరత లేనిది కానీ మెయిన్ మెమరీ లేదా ఫ్లాష్ మెమరీతో పోలిస్తే ఇది చాలా నెమ్మదిగా ఉంటుంది మాగ్నెటిక్ డిస్క్ తరువాత వచ్చేది ఆప్టికల్ డిస్కులు సిడి డివిడి మొదలైనవి ఆప్టికల్ డిస్క్లు మరియు ఇవి కూడా అస్థిరత లేనివి ఇవి కూడా చాలా నెమ్మదిగా ఉంటాయి ఆప్టికల్ డిస్క్ తో ముఖ్యమైన సమస్య ఏమిటంటే ఇది తిరిగి వ్రాయగల మాధ్యమం కాకపోవచ్చు సాధారణంగా సిడిలు మరియు డివిడి లను ఒకసారి రాస్తే చాలాసార్లు చదవొచ్చు కాబట్టి మీరు దీన్ని ఒకసారి వ్రాసి కొనసాగించవచ్చు మరియు ఇది తిరిగి వ్రాయగల మాధ్యమం అయితే తప్ప మీరు సాధారణంగా తిరిగి వ్రాయలేరు ఈ రకమైన ఫిజికల్ స్టోరేజ్ మీడియంలలో చివరిదాన్ని మనం చర్చించబోతున్నాం దీనిని మాగ్నెటిక్ టేప్ అంటారు మాగ్నెటిక్ టేప్ లు చౌకగా మరియు చాలా నెమ్మదిగా ఉంటాయి ఎందుకంటే డేటా యొక్క నిర్దిష్ట బైట్ను చేరుకోవడానికి మాగ్నెటిక్ టేప్ ద్వారా పూర్తిగా వెళ్ళాలి కానీ మొత్తం సంస్థ యొక్క పెద్ద మొత్తంలో డేటా యొక్క బ్యాకప్లను తీసుకునేటప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది చాలా తక్కువగా ఉపయోగించబడుతుంది మాగ్నెటిక్ టేపులు సాధారణంగా ఇటువంటి బ్యాకప్ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడతాయి ఇది రోజువారీ డేటా ఆక్సస్ కు పనికిరాదు ఎందుకంటే ఇది చాలా నెమ్మదిగా ఉంటుంది కాబట్టి మనం చర్చించబోయే ముఖ్యమైన భాగాలు మెయిన్ మెమరీ మరియు మాగ్నెటిక్ డిస్క్ లేదా హార్డ్ డ్రైవ్ మనం ఫ్లాష్ మెమరీ గురించి కూడా కొంచెం మాట్లాడుతాము కానీ డేటాబేస్లు సాధారణంగా మాగ్నెటిక్ డిస్క్లో నిల్వ చేయబడతాయి కానీ ఆపరేటింగ్ సిస్టమ్ మాగ్నెటిక్ డిస్క్లో నిల్వ చేసిన డేటాను యాక్సెస్ చెయ్యలేదు కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా డేటా ను యాక్సెస్ చెయ్యాలంటే దాన్ని తిరిగి మెయిన్ మెమరీకి తీసుకురావాలి కాబట్టి మాగ్నెటిక్ డిస్క్లో నిల్వ చేయబడిన డేటాను మెయిన్ మెమరీకి తీసుకురావాలి మరియు కంప్యూటర్ యొక్క నిర్మాణాన్ని బట్టి CPU రిజిస్టర్లు మొదలైన వాటికి తరలించాలి కాబట్టి ఈ డేటాను మాగ్నెటిక్ డిస్క్ నుండి మెయిన్ మెమరీకి తీసుకురావడంలో ఓవర్ హెడ్ ఉంది దీనిని డిస్క్ యాక్సెస్ టైమ్ అంటారు ఇప్పుడు డిస్క్ యాక్సెస్ సమయాలు ఏమిటో విశ్లేషించడానికి ముందు మొదట డిస్కుల గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మాగ్నెటిక్ డిస్క్లు సాధారణంగా స్పిన్డిల్ ను కలిగి ఉంటాయి మరియు దానికి కొన్ని రకాల సిలిండర్లు జతచేయ బడతాయి దానికి కొన్ని రకాల ప్లేట్లు జతచేయబడతాయి కాబట్టి ఇవి వేర్వేరు ప్లేట్లు మరియు ఈ ప్రతి ఉపరితలంలో డేటాను నిల్వ చేయవచ్చు కాబట్టి ఈ ఉపరితలం మరియు వెనుక ఉపరితలం మొదలైనవి దీనిని ప్లాటర్ అంటారు కాబట్టి అలాంటి ప్రతి డిస్క్ను ప్లాటర్ అంటారు ఇది ఒక స్పిన్డిల్ దీని చుట్టూ ప్లాటర్ తిరుగుతుంది ఈ ప్లాటర్ ప్రతి ఒక నిర్దిష్ట పాయింట్ వద్ద ఒక సిలిండర్ ఉంటుంది ఇప్పుడు డేటా ఒక ప్లాటర్లో ఎలా నిల్వ చేయబడుతుంది కాబట్టి ప్రతి ప్లాటర్ ను మీరు చూస్తే అది ఇలా కనిపిస్తుంది ఇది మధ్యలో స్పిన్డిల్ తో కూడిన పూర్తి ప్లాటర్ కాబట్టి ఒక ప్లాటర్ రెండు ఉపరితలాలు కలిగి ఉంటుంది ప్రతి ఉపరితలంపై డేటా నిల్వ చేయబడిన వివిధ ట్రాక్లు ఉంటాయి ఇది ఒక ట్రాక్ ఇది ఒక ట్రాక్ అయితే ప్రతి ట్రాక్ మల్టిపుల్ సెక్టార్స్ గా విభజించబడింది వీటిలో ప్రతి సెక్టార్ ని డేటా సెక్టార్ అంటారు సెక్టార్స్ ఖాళీల ద్వారా వేరు చేయబడతాయి మరియు ప్రతి సెక్టార్ లో మల్టిపుల్ బైట్ల డేటా ఉంటుంది కాబట్టి మొత్తం డిజైన్ ఈ విధంగా ఉంటుంది మాగ్నెటిక్ డిస్క్ లేదా హార్డ్ డ్రైవ్లో మల్టిపుల్ ప్లాటర్స్ ఉంటాయి మరియు ప్రతి ప్లాటర్ కి రెండు ఉపరితలాలు ఉంటాయి ప్రతి ఉపరితలం బహుళ ట్రాక్లను కలిగి ఉంటుంది ప్రతి ట్రాక్లో మల్టిపుల్ సెక్టార్స్ ఉంటాయి ప్రతి సెక్టార్లో మల్టిపుల్ బైట్ల డేటా ఉంటుంది పూర్తి వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు OS ఏమి చేస్తుందంటే ఒక డేటా యూనిట్ అంటే డేటా యొక్క బ్లాక్ లేదా పేజ్ ను చదువుతుంది OS చదివే యూనిట్ ఇది మరియు ప్రతి సెక్టార్ మల్టిపుల్ డేటాబ్లాక్స్ ను కలిగి ఉంటుంది దీన్ని అర్థం చేసుకున్న తరువాత డిస్క్ యాక్సెస్ సమయం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం డిస్క్ నుండి చదవగలిగే లేదా వ్రాయగలిగే అతిచిన్న సమాచారం ఒక సెక్టార్ కాబట్టి చదవడానికి ఒక నిర్దిష్ట సెక్టార్ కి చేరుకోవాలి ఇప్పుడు ఏమి జరుగుతుందంటే మనం సిలిండర్లోని మునుపటి చిత్రానికి తిరిగి వెళితే అక్కడ రీడ్ రైట్ హెడ్ ఉంది ఇది డిస్క్ యొక్క రీడ్ రైట్ హెడ్ ఇది ట్రాక్ యొక్క ఉపరితలం అంతటా రేడియల్గా ముందుకు వెనుకకు కదులుతుంది ఈ కదలిక రేడియల్గా మాత్రమే ఉంటుంది ఇది రీడ్ రైట్ హెడ్ ఆర్మ్ రీడ్ రైట్ ఆర్మ్ యొక్క హెడ్ ఏదైనా ట్రాక్లో ఉంచవచ్చు కానీ ఏ ట్రాక్లోనైనా ఉంచినట్లయితే అది ఒక నిర్దిష్ట సెక్టార్ ను యాక్సెస్ చేయలేదు అందువల్ల ఆ నిర్దిష్ట సెక్టార్ ను ప్రత్యేకమైన రీడ్ రైట్ ఆర్మ్ కింద ఉంచటానికి ట్రాక్ ను రొటేట్ చెయ్యాలి రీడ్ రైట్ ఆర్మ్ యొక్క కదలికలు మరియు రొటేషన్ అన్నీ యాంత్రికమైనవి కాబట్టి హార్డ్ డ్రైవ్ ఎంత వేగంగా ఉంటుంది అనే దానికి యాంత్రిక పరిమితి ఉంది డిస్క్ యాక్సెస్ సమయానికి తిరిగి వస్తే డిస్క్ యాక్సెస్ సమయం మూడు రకాల విషయాలను కలిగి ఉంటుంది డిస్క్ యాక్సెస్ సమయం మూడు వేర్వేరు సమయాలను కలిగి ఉంటుంది సీక్ టైం రొటేట్ టైం మరియు ట్రాన్స్ఫర్ టైం వీటిలో ప్రతి ఒక్కటి మరింత వివరంగా తరువాత వివరిస్తాము రీడ్ రైట్ హెడ్ యొక్క ఆర్మ్ అది యాక్సెస్ చేయాలనుకుంటున్న నిర్దిష్ట ట్రాక్లో ఉంచడానికి పట్టే సమయాన్ని సీక్ టైం అంటారు ఇది రీడ్ రైట్ హెడ్ యొక్క రేడియల్ మోషన్ ఇది రీడ్ రైట్ హెడ్ మరియు ఇది రీడ్ రైట్ హెడ్ యొక్క రేడియల్ మోషన్ అది సీక్ టైం రొటేషన్ టైం అంటే అవసరమైన నిర్దిష్ట సెక్టార్ ను రీడ్ రైట్ ఆర్మ్ హెడ్ కింద ఉంచటానికి డిస్క్ తిరిగే సమయం ఇది ఫుల్ రొటేషన్ కావచ్చు లేదా కావలసిన సెక్టార్ ఇప్పటికే రీడ్ రైట్ ఆర్మ్ హెడ్ కింద ఉండటం వల్ల జీరో రొటేషన్ కావచ్చు చివరగా ట్రాన్స్ఫర్ టైం అంటే OS చదవాల్సిన పూర్తి డేటా సెక్టార్ ని చదవటానికి పట్టే సమయం ఇది డేటా మొత్తం రీడ్ రైట్ ఆర్మ్ క్రిందకు పంపబడాటానికి రొటేట్ అయ్యే పూర్తి సమయం సీక్ టైమ్స్ సాధారణంగా 6 నుండి 8 మిల్లీసెకన్ల క్రమంలో ఉంటాయి గుర్తుంచుకోండి ఇవి మిల్లీసెకన్లు రోటేషనల్ లేటెన్సీ సగటున రొటేషన్ టైం లో సగం సమయం అని మనం చెప్పగలం ఎందుకంటే ఇది 0 కావచ్చు లేదా ఫుల్ రొటేషన్ కావచ్చు డిస్క్లు ఒక దిశ లో మాత్రమే రొటేట్ అవ్వగలవు కాబట్టి రీడ్ రైట్ ఆర్మ్ అవసరమైన సెక్టార్ ని కోల్పోయిన ట్లయితే తిరిగి రావడానికి పూర్తి రొటేషన్ పడుతుంది ఇది తప్పనిసరిగా 1 rpm లో సగం ఇది నిమిషానికి రివొల్యూషన్లు కాబట్టి దీన్ని సెకన్లుగా మార్చడానికి 60 నిమిషాల నుండి 60 సెకన్ల వరకు మార్చడం అవసరం అది రొటేషన్ టైం మరియు ట్రాన్స్ఫర్ టైం అనేది సెక్టార్ల సంఖ్య కాబట్టి ఒక సెక్టార్ని చదవడానికి ఒక ట్రాక్ లో ఉన్న సెక్టార్ల సంఖ్య X 60rpm కాబట్టి ఇది సెక్టార్ల సంఖ్య కాబట్టి ఒక సెక్టార్ని చదవడానికి మీకు ఈ సమయం అవసరం మరియు దానిని సెకన్లుగా మార్చడానికి ఇది జరుగుతోంది కాబట్టి కొన్ని సాధారణ డిస్క్ పారామితులు ఏమిటి దీన్ని చేయడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం డిస్క్ యొక్క రోటేషనల్ స్పీడ్ 7200 rpm అనుకుందాం ఇచ్చిన సీక్ టైం 8 సెకన్లు అనుకుందాం వీటిని డిస్కుల తయారీదారు ఇస్తారు ఇప్పుడు ఒక సెక్టార్ని చదవడానికి సాధారణ సమయం ఎంత మనం దానిని క్రింది పద్ధతిలో లెక్కించవచ్చు కాబట్టి Tseek 8ms 12 X 1 rpm ఫార్ములా ను ఉపయోగించి Trotation ని లెక్కించవచ్చు కాబట్టి 7200 X 60 సెకన్లు కాబట్టి Ttransfer సుమారు 4 17ms గా వస్తుంది మనం మళ్ళీ అదే విధంగా లెక్కించవచ్చు ట్రాక్కి 400 సెక్టార్లు ఉన్నాయని అనుకుందాం ఇది 1400 X 604200 గా ఉంటుంది కాబట్టి ఇవి 0 02ms గా వస్తాయి ఇవన్నీ కలిపితే మనకు మొత్తం 12 19ms లభిస్తుంది డిస్క్ నుండి ఒక సెక్టార్ని చదవడానికి ఇది సగటు సమయం ఇప్పుడు మీరు చూడగలిగినట్లుగా డిస్కులు చాలా నెమ్మదిగా ఉన్నాయి ఎందుకంటే ఒక సెక్టార్ని చదవడానికి దీనికి 12ms అవసరం మరియు ఇది చాలా నెమ్మదిగా అనిపిస్తుంది దీన్ని యాదృచ్ఛిక IO అంటారు మనం అర్థం చేసుకోవలసిన రెండు ముఖ్యమైన విషయాలు ఒకటి యాదృచ్ఛిక IO మరియు మరొకటి సీక్వెన్షియల్ IO sequential IO అని పిలువబడతాయి యాదృచ్ఛిక IO అని ఎందుకు పిలుస్తారు అంటే మీరు చివరి గణనలో గుర్తుంచుకుంటే మనము ఒక సెక్టార్కి సగటు సమయాన్ని చదవడానికి ప్రయత్నించాము ఈ సెక్టార్ యాదృచ్చికంగా డిస్క్లో ఎక్కడైనా ఉంచబడిందని భావించబడుతుంది మరియు మనము దీన్ని చదవటానికి పట్టే సమయాన్ని కనుగొనడానికి ప్రయత్నించాము అందుకే దీనిని యాదృచ్ఛిక IO అంటారు కాబట్టి మీకు ఒక నిర్దిష్ట సెక్టార్ యొక్క అడ్రస్ ఇవ్వబడింది మరియు మీరు దానిని చదవాలనుకుంటున్నారు అదే యాదృచ్ఛిక IO సీక్వెన్షియల్ IO లో ఏమి జరుగుతుందంటే మీరు ఒక నిర్దిష్ట సెక్టార్ని చదవితే చదవవలసిన తదుపరి సెక్టార్ మీరు ఇప్పటికే చదువుతున్న సెక్టార్ తరువాత వరుసగా ఉంచబడుతుంది కాబట్టి సీక్ టైం ఉండదు సీక్ టైం 0 రోటేషనల్ టైం కూడా లేదు ఎందుకంటే రీడ్ రైట్ ఆర్మ్ ఇప్పటికే సరైన ట్రాక్లో చదవబడుతున్న సెక్టార్కి ముందు ఉంచబడింది కాబట్టి ట్రాన్స్ఫర్ టైం మాత్రమే అవసరం కాబట్టి యాదృచ్ఛిక IO మరియు సీక్వెన్షియల్ IO ల మధ్య పెద్ద వ్యత్యాసం ఉంది ఈ విషయాన్ని మరోసారి హైలైట్ చేయడానికి మీరు రెండు సెక్టార్స్ కు పైగా చదువుతున్నారని అనుకుందాం సెక్టార్లను ఒకదాని తరువాత ఒకటి ఉంచడం అర్ధవంతం ఎందుకంటే రెండు సెక్టార్లను చదవడానికి మొదటి సెక్టార్ని యాదృచ్ఛిక పద్ధతిలో వ్రాయవలసి ఉంది కాని రెండవది దాని తర్వాతే ఉంది కాబట్టి సీక్ టైమ్ మొదలైనవి లేవు కాబట్టి రెండవ సెక్టార్ని చాలా వేగంగా చదవవచ్చు కాబట్టి రెండు సెక్టార్లను వరుసగా డిస్క్లో ఉంచడం అర్ధవంతం మరియు అందుకే సీక్వెన్షియల్ యాక్సెస్ చాలా వేగంగా ఉంటుంది అందువల్ల డేటాబేస్ డిజైన్ కొరకు సీక్వెన్షియల్ యాక్సెస్కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మరోవైపు రెండు సెక్టార్లను యాదృచ్ఛికంగా డిస్క్లో ఎక్కడైనా ఉంచితే రెండు సెక్టార్లను చదవడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి పెద్ద పెద్ద టేబుల్ లేదా డేటాబేస్ ఉన్నట్లయితే డేటాబేస్లో డేటాను భౌతికంగా సీక్వెన్షియల్ సెక్టార్లలో వేయడం సమంజసం తద్వారా డేటా ట్రాన్స్ఫర్ రేటు మొదలైనవి ఈ సీక్వెన్షియల్ IO సమయాన్ని ఉపయోగించి లెక్కించబడతాయి రెండు సెక్టార్ల మధ్య ఖాళీలు ఉన్నందున ఇది వాస్తవానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది కానీ ఇది మనం చేసిన గణనగా పరిగణించబడుతుంది గమనించదగ్గ విషయం ఏమిటంటే సీక్వెన్షియల్ I O యాదృచ్ఛిక I O కన్నా చాలా వేగంగా ఉంటుంది మెయిన్ మెమరీ సమయం ఇంకా వేగంగా ఉంటుంది కానీ మెయిన్ మెమరీ ఖరీదైనది కాబట్టి డేటా సాధారణంగా డిస్క్లలో మాత్రమే నిల్వ చేయబడుతుంది ఈ రెండింటిలోనూ నేను ఇప్పటికే చెప్పినట్లుగా చాలా అల్గోరిథంలు యాదృచ్ఛిక IO సమయాన్ని వీలైనంత భారీగా నివారించడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి ఇది యాదృచ్ఛిక I O కాకుండా సీక్వెన్షియల్ IO చేస్తుంది ఎందుకంటే సీక్వెన్షియల్ I O మెయిన్ మెమరీ కంటే చాలా వేగంగా ఉంటుంది డేటాబేస్ డిజైనర్లు సాధారణంగా పరిగణనలోకి తీసుకునే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మెయిన్ మెమరీలో గణన సమయం విస్మరించబడుతుంది అది ఎందుకు నిర్లక్ష్యం చేయబడుతుంది ఎందుకంటే మెయిన్ మెమరీలోని గణన సమయంతో పోలిస్తే నిర్దిష్ట డేటాను మెయిన్ మెమరీకి తీసుకురావడానికి పట్టే సమయం చాలా ఎక్కువ ఈ రోజుల్లో మెషిన్లు GHz యంత్రాలు కాబట్టి మెయిన్ మెమరీకి తీసుకువచ్చిన డేటాపై ఏదైనా గణన చేయడానికి నానోసెకండ్ లేదా అంత కంటే తక్కువ సమయం పడుతుంది ఏదేమైనా డేటాను తీసుకురావడానికి సమయం మిల్లీసెకన్లు కాబట్టి మెయిన్ మెమరీకి డేటాను తీసుకురావడానికి మిల్లీసెకన్లు అయితే దానికి ప్రతి గా మెయిన్ మెమరీ లో CPU గణన సమయం మైక్రోసెకన్లు అనుకోండి కాబట్టి మైక్రోసెకన్ల సమయాన్ని విస్మరించవచ్చు మరియు దీనిని సాధారణంగా డేటాబేస్ డిజైనర్లు విస్మరిస్తారు కాబట్టి డేటాబేస్ డిజైనర్లు మెయిన్ మెమరీలో గణన సమయాన్ని ఎలా తగ్గించాలో జాగ్రత్త తీసుకోరు ఎందుకంటే ఇది మైక్రో సెకండ్లలో మాత్రమే ఆప్టిమైజ్ చేస్తోంది ఇది మిల్లీసెకన్ల సమయం మరియు యాదృచ్ఛిక I O సమయాన్ని పరిష్కరించడానికి ఎక్కువ ప్రయత్నిస్తుంది యాదృచ్ఛిక IO సమయాన్ని తగ్గించే విధంగా అల్గోరిథంలు రూపొందించబడ్డాయి ఈ ఫిజికల్ డిజైన్ నుండి మనం అర్థం చేసుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే డేటాబేస్ అల్గోరిథంలు సాధారణంగా యాదృచ్ఛిక IO సమయం తగ్గించబడే విధంగా రూపొందించబడ్డాయి ఇది సాంప్రదాయ డేటాబేస్ కథ మనము ఇంతకూ ముందు చెప్పుకున్న విధం గా ఈ రోజుల్లో ఫ్లాష్ మెమరీ ఉంది ఫ్లాష్ మెమరీ ఇప్పుడు చౌకగా దొరుకుతుంది అంటే కొన్ని డేటాబేస్లు లేదా కనీసం డేటాబేస్ యొక్క కొన్ని భాగాలు ఫ్లాష్లో నిల్వ చేయబడతాయి ఫ్లాష్ మెమొరీస్ సాధారణం గా మనం మాట్లాడే హార్డ్ డ్రైవ్లు లేదా మాగ్నెటిక్ డిస్క్ల కంటే వేగంగా ఉంటాయి కొన్ని సాధారణ సంఖ్యలను తీసుకుందాం ఫ్లాష్ రీడ్ త్రూపుట్ సుమారు సెకనుకు 300 MB ఉంటుంది ఇది ఒక సాధారణ సమయం నా ఉద్దేశ్యం విభిన్న ఫ్లాష్ డ్రైవ్లు భిన్నంగా చేస్తాయి సాధారణ రీడ్ రైట్ త్రూపుట్లు సెకనుకు 180 MB ఉంటుంది ఫ్లాష్ డ్రైవ్లు అప్డేట్ చేయగలవు కానీ అప్డేట్ చాలా నెమ్మదిగా ఉంటుంది ఇది సెకనుకు 80 MB మాత్రమే ఉంటుంది డిస్క్లకు విరుద్ధంగా డిస్క్ల సాధారణ రీడ్ త్రూపుట్లు సెకనుకు 160 MB కావచ్చు మరియు రైట్ త్రూపుట్లు సీక్వెన్షియల్ IO లేదా ఈ IO మీద ఆధారపడి ఉండవచ్చు మనం సెకనుకు 100 MB అనుకుందాం మరియు అప్డేట్ సమయాలు ఈ సెకనుకు 100 MB కంటే రెట్టింపు ఉంటాయి ఇక్కడ రెండు రెట్లు కాస్ట్ రేషియో ఉందని మీరు చూస్తున్నారు ఇది సీక్వెన్షియల్ IO లేదా ఈ విషయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది సెకనుకు 64 MB లేదా 128 MB గా ఉంటుంది కనుక మళ్లీ సుమారు 2 నుండి 3 రెట్లు రేషియో ఉంటుంది కాబట్టి ఫ్లాష్ డ్రైవ్లు మాగ్నెటిక్ డిస్క్ కంటే రెట్టింపు వేగంతో ఉంటాయి కానీ ఇది చాలా ఖరీదైనది కాబట్టి డేటాబేస్ డిజైనర్ ఇప్పుడు ఫ్లాష్ డ్రైవ్లో ఎంత డేటాను ఉంచాలో ఆప్టిమైజ్ చేయవచ్చు కాబట్టి ఇక్కడ డేటాబేస్ డిజైనర్ కాస్ట్ వర్సెస్ యాక్సెస్ టైమ్ ఆప్టిమైజేషన్ చేయవచ్చు అలాగే ఫ్లాష్ డ్రైవ్లు మాగ్నెటిక్ డిస్క్ల కంటే చాలా పెద్ద బ్లాక్లలో డేటాను డిలీట్ చెయ్యవలసిన సమస్య ఉంది మరియు 106 రీడ్ రైట్ సైకిల్స్ తర్వాత అది క్షీణిస్తుంది మనం మాట్లాడుతున్న డిస్క్ బ్లాక్ యాక్సెస్ కు రెండు రకాల ఆప్టిమైజేషన్లు చేయవచ్చు మొదటిది డిస్క్ ఆర్మ్ షెడ్యూల్ ఈ రకమైన అల్గోరిథం మొదట డేటాబేస్ ద్వారా ఏ సెక్టార్స్ చదవబడతాయి లేదా వ్రాయబడతాయి అనేది చూడటానికి ప్రయత్నిస్తుంది మరియు తరువాత డిస్క్ ఆర్మ్ ఒక సెక్టార్ నుండి మరొక దానికి ఒక ట్రాక్ నుండి మరొక ట్రాక్కు తరలించబడే విధంగా అవి స్వతంత్రంగా ఉంటాయని భావించి అవి ఒకదానిపై ఒకటి ఆధారపడకపోతే చదవడానికి మరియు వ్రాయడానికి షెడ్యూల్ చేస్తుంది మొదటి ట్రాక్లో ఉన్న ఈ డేటా చదివినప్పుడు లేదా వ్రాయబడినప్పుడు ఇది మొదటిసారి ఉపరితలాన్ని కదిలిస్తుంది తర్వాత ఇది యాక్సెస్ చేయబడుతుంది తర్వాత ఇది యాక్సెస్ చేయబడుతుంది మరియు అలా అన్ని యాక్సెస్ చేయబడతాయి కాబట్టి ముందుకు వెనుకకు కదలికల కంటే ఒకే ఒక డిస్క్ ఆర్మ్ కదలిక ఉంటుంది అది డిస్క్ ఆర్మ్ షెడ్యూల్ ఆపరేషన్ ఎలివేటర్ అల్గోరిథం అని పిలవబడే అల్గోరిథం ఉంది అది డిస్క్ ఆర్మ్ షెడ్యూల్ చేయడానికి ప్రయత్నిస్తుంది తరువాత ఇంకో రకం ఆప్టిమైజేషన్ ఫైల్ ఆర్గనైజేషన్ గురించి మనము దీని గురించి మరింత వివరంగా మాట్లాడుతాము మనమందరం ఈ పదాలను డిఫ్రాగ్మెంటేషన్ లో చూశాము కాబట్టి ఒక ఫైల్ ముక్కలుగా విచ్ఛిన్న మైతే అది డిస్క్ యొక్క వివిధ భాగాలలోకి వెళుతుంది పూర్తి ఫైల్ను చదవడానికి మరిన్ని యాదృచ్ఛిక IO లు అవసరం బదులుగా అది డిఫ్రాగ్మెంట్ చేయబడితే మొత్తం ఫైల్ కలిసి నిల్వ చేయబడుతుంది మరియు ఒక యాదృచ్ఛికంగా IO తర్వాత మిగిలినవి సీక్వెన్షియల్ IO కనుక ఇది వేగంగా ఉంటుంది కనుక ఇది చేయబడుతోంది అప్పుడు ఇది చేయగల ఇతర రకాల ఆప్టిమైజేషన్లు ఉన్నాయి ఇది డిఫర్డ్ అప్డేట్స్ అని పిలవబడేదాన్ని ఉపయోగించ వచ్చు కాబట్టి డేటాబేస్లు ఈ రైట్ బఫర్లను ఉపయోగిస్తాయి ఒక డేటా ఐటమ్ వ్రాయటానికి అందుబాటులోకి వచ్చిన వెంటనే డేటాబేస్ దాన్ని డిస్క్కి వ్రాయదు అది రైట్ బఫర్లోకి తీసుకువెళుతుంది మరియు తగినన్ని డేటా ఐటమ్స్ బఫర్ చేయబడిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్లి వాటిని వరుసగా ఒకదాని తర్వాత ఒకటి డిస్క్ లోకి వ్రాస్తుంది టైమ్స్ లాగ్లు మొదలైనవి మరియు ఇది ఎలా చేయబడుతుందో మనం తరువాత చూస్తాము కానీ ముఖ్యమైన ఆలోచన ఏమిటంటే వ్రాయడం వాయిదా వేయబడింది అవి తక్షణం జరగదు అది ప్రధాన విషయం సరే ఆపై డేటా రిడెండెన్సీ లో ఉన్న సంబంధిత సమస్య గురించి మాట్లాడుకుందాం రిలైబిలిటీ ను మెరుగుపరచడానికి డేటా రిడెండెన్సీ జరుగుతుంది డేటాను ఒక డిస్క్ లేదా ఒక ప్రదేశంలో నిల్వ చేయడానికి బదులుగా అది బహుళ ప్రదేశాలలో నిల్వ చేయబడుతుంది కొన్ని యాంత్రిక సమస్య మొదలైన వాటి కారణంగా ఒక కాపీ పోయినప్పటికీ దానిని ఇతర ప్రదేశాల నుండి తిరిగి పొందవచ్చు RAID రిడన్డెంట్ ఆరె ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్స్ అని పిలువబడే ఈ ప్రసిద్ధ పదాలు ఉన్నాయి ఇది స్వతంత్రమైనది డిస్క్లు స్వతంత్రంగా నిర్వహించ బడతాయి మరియు ప్రతి ఒక్కటి మరొకదాని యొక్క పునరావృత కాపీ అప్పుడు ఈ మిర్రరింగ్ అనుమతించబడుతుంది ఇంటర్ వెబ్సైట్ మిర్రర్ లేదా షాడో చేయబడుతుంది తద్వారా ఆ సైట్లలో దేనినైనా యాక్సెస్ చేయవచ్చు ఇది అంతా డేటా రిడెండెన్సీ గురించి అప్పుడు ఫైల్స్ ను ఎలా నిల్వ చేయాలో అనే సమస్యలు ఉన్నాయి ఇది ఫైల్ ఆర్గనైజేషన్ సమస్య ఫైల్స్ సీక్వెన్షియల్ పద్ధతిలో స్టోర్ చేయవచ్చు లేదా బ్లాక్ అడ్రస్ మొదలైన వాటి ఆధారంగా హ్యాష్ చేయవచ్చు కాబట్టి డేటాబేస్ డేటా గురించి డేటాను నిల్వ చేస్తుంది తర్వాత అది డేటా డిక్షనరీ లేదా సిస్టమ్ కేటలాగ్ అని పిలవబడే దాన్ని కూడా నిల్వ చేస్తుంది దీన్ని మెటాడేటా అంటారు ఇది డేటా గురించిన డేటా ప్రాథమిక డేటా ఎలా నిల్వ చేయబడుతుంది టేబుల్స్ ఎలా నిర్వహించబడతాయి టేబుల్స్ అంటే ఏమిటి టేబుల్ యొక్క స్కీమాటిక్స్ ఏమిటి టేబుల్ రకాలు ఏమిటి మొదలైనవి ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది ఎందుకు హైలైట్ చేయబడుతోంది ఎందుకంటే మెటాడేటా ఒక నిర్దిష్ట డేటా కంటే చాలా తరచుగా యాక్సెస్ చేయబడుతుంది కాబట్టి టేబుల్ గురించి ఏదైనా చదివినప్పుడు టేబుల్ గురించి మెటాడేటా రాయాలి మెటాడేటాను వేగంగా చదవగల కొన్ని అల్గారిథమ్లను కలిగి ఉండటం సమంజసం దీనిని వేగవంతమైన మెమరీలో నిల్వ చేయవచ్చు కాబట్టి దీనిని మెయిన్ మెమరీకి తీసుకురావచ్చు మరియు మెయిన్ మెమరీలో కొనసాగించవచ్చు ఎందుకంటే సాధారణం గా మెటాడేటా పెద్దగా మారదు డేటా యొక్క గణాంకాల గురించి ఇది కొద్దిగా మారుతుంది కానీ ఎక్కువగా మారదు కాబట్టి మెటాడేటాను ప్రధాన మెమరీలోకి తీసుకురావచ్చు ఎందుకంటే ఇది చాలా తరచుగా యాక్సెస్ చేయబడుతుంది కాబట్టి ఇదంతా డేటా గురించి వాస్తవానికి నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే డేటా గురించిన గణాంకాలు కూడా నిల్వచేయబడతాయి కాబట్టి భౌతిక నిల్వ యొక్క డిజైన్ గురించి అంతే తరువాత మనము ఇండెక్సింగ్ ను కవర్ చేస్తాము